హాయ్ ఈ ప్రత్యేకమైన ఉపన్యాసం కు స్వాగతం మరియు ఈ ఉపన్యాసం లో మనం మరొక ఓసిలేటర్ రకాన్ని చూస్తాము వాటిని యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ ఓసిలేటర్లు అంటారు లేదా వాటిని యుజెటి ఓసిలేటర్లు అని కూడా పిలుస్తారు సరే మనం యుజెటి ఓసిలేటర్ల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏవి యూని జంక్షన్ ట్రాన్సిస్టర్లు మరియు మనం యుజెటి ఓసిలేటర్లను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అని అర్థం చేసుకోవాలి ఇంతకు ముందు మనం విభిన్న రకాల ఓసిలేటర్లు చూశాము మీకు గుర్తుంటే మనం వివిధ రకాల ఓసిలేటర్లను చూశాము ఫేస్ షిఫ్ట్ నుండి ప్రారంభించి వీన్ బ్రిడ్జ్ ఎల్సి మరియు ఎల్సిని ట్యాంక్ సర్క్యూట్ అని కూడా పిలుస్తారు మరియు ట్యాంక్ సర్క్యూట్ ఉపయోగించి మనం హార్ట్లీ ఓసిలేటర్ ని నిర్మించాము మనం కోల్పిట్లను నిర్మించాము అప్పుడు మనం క్రిస్టల్ ఓసిలేటర్లను చూశాము కాబట్టి యుజెటి సరిగ్గా ఓసిలేటర్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం అది అర్థం చేసుకోవడానికి మనం స్లైడ్ చూడవలసి ఉంది మరియు డయోడ్ల మాదిరిగా యూని జంక్షన్ ట్రాన్సిస్టర్లు ప్రత్యేక P రకం మరియు N రకం సెమీకండక్టర్ పదార్థాల నుండి నిర్మించబడ్డాయి కాబట్టి యుజెటి ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి మరియు దాని పేరు యూని జంక్షన్ కాబట్టి మీరు దానిలో యూని జంక్షన్ ని చూస్తారు యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ ప్రత్యేక P మరియు N రకం సెమీకండక్టర్ పదార్థాల నుండి నిర్మించబడింది పరికరం యొక్క ప్రధాన కండక్టింగ్ N ఛానెల్లో ఒకే PN జంక్షన్ ఉంటుంది పరికరం యొక్క N ఛానెల్లో ఈ P ఉంటుంది అందుకే ఇది PN జంక్షన్ను ఏర్పరుస్తుంది ఇలా ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది ఇప్పుడు మీకు తెలుసా నేను డోప్ చేయాలనుకుంటే నా వద్ద N రకం సెమీకండక్టర్ ఉంది అని అనుకుందాం N రకం సెమీకండక్టర్లో P రకం పదార్థాన్ని కలిగి ఉండటానికి ప్రక్రియ దశ ఏమిటి మనమందరం ప్రక్రియ దశ ఏమిటో తెలుసుకుందాం కాబట్టి నేను అడిగినది మనకు N రకం ఉపరితలంలో P రకం పదార్థం అవసరం ఇది మనకు అవసరం మనం ఏమి చేయాలి మనం సిలికాన్ తీసుకుంటాము ఇది ప్రతి ఒక్కరూ ఇప్పుడు తెలుసుకోవాలి మనం ఆక్సైడ్ను ని పెంచుతాము ఇది మన ఆక్సైడ్ ఇప్పుడు మనం ఏమి చేయాలి తదుపరి దశ మనం ఒక విండోను తెరవవలసి ఉంది అంటే మనం కోటెడ్ ఫోటోరేసిస్ట్ను స్పిన్ చేస్తాము ఈ స్పిన్ కోటెడ్ ఫోటోరెసిస్ట్ మనందరికీ తెలుసు కాబట్టి నేను ఫోటోరేసిస్ట్ను ఇలా ఉంచాను ఇప్పుడు తదుపరి దశ ఏమిటి తదుపరి దశ మనం దీనిని చేస్తాము ఇది ఫోటోరేసిస్ట్ ఇది SiO2 ఇది సిలికాన్ ఇది ఫోటో ఎరుపు ఇది సిలికాన్ డయాక్సైడ్ మనం ఎల్పిసివిడి ని ఉపయోగించి సిలికాన్ డయాక్సైడ్ను పెంచుకోవచ్చు ఇప్పుడు మనకు స్పిన్ కోటెడ్ ఫోటోరెసిస్ట్ ఉంది ఇది మృదువైన వేడి చేయడానికి సమయం మరియు మనం సిలికాన్ ఉపయోగించినప్పుడల్లా మనకు తెలుసు దానిని శుభ్రం చేయాలి కాబట్టి 90 డిగ్రీల సెంటీగ్రేడ్ 1 నిమిషం పాటు హాట్ ప్లేట్లో ఉంచాలి తర్వాత మనం ముసుగును ఉపయోగించాలి మనం ముసుగును లోడ్చేస్తాము కాబట్టి నేను ముసుగును లోడ్ చేస్తాను నా ముసుగు ఎలా ఉంటుంది నా ముసుగు ఇలా ఉంటుంది ఇది ప్రకాశవంతమైన ఫీల్డ్ ముసుగు నా ఫోటోరేసిస్ట్ సానుకూల ఫోటోరేసిస్ట్ అని మనం చాలాసార్లు చూశాము కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు మీరు అయోమయంలో ఉంటే మీరు నన్ను ఫోరమ్లో అడగండి వద్దు ఇంకా దాని గురించి చింతించకండి ఇది సానుకూల ఫోటోరేసిస్ట్ సరే కాబట్టి ఇప్పుడు మనం ముసుగును ఫోటోపై లోడ్ చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు మనం ఫోటోరేసిస్ట్పై ముసుగును లోడ్ చేస్తున్నాము అది వేడిచేసిన తర్వాత మనం ఏమి చేస్తాము ఆ తర్వాత మీరు UV తో పొరను బహిర్గతం చేస్తారు అప్పుడు మీరు UV తో పొరను బహిర్గతం చేసినప్పుడు ఏమి జరుగుతుంది ఈ ప్రాంతం చెక్కుచెదరకుండా ఉంటుంది ఎందుకంటే ఇది సానుకూల ఫోటోరేసిస్ట్ కాబట్టి మనం సానుకూల ఫోటోరేసిస్ట్ను ఉపయోగించలేము ఎందుకంటే ఈ ప్రాంతం చెక్కు చెదరకుండా ఉంటే మనం విండో సృష్టించలేము కాబట్టి ఇక్కడ మనం సానుకూల ఫోటోరేసిస్ట్ని ఉపయోగించలేము మనం ప్రతికూల ఫోటోరేసిస్ట్ వాడాలి ఎందుకంటే ప్రతికూల ఫోటోరేసిస్ట్లో ఏ ప్రాంతం బహిర్గతం కాకపోయినా అది సానుకూల ఫోటోరేసిస్ట్లో బలహీనంగా ఉంటుంది సానుకూల ఫోటోరేసిస్ట్ లో బహిర్గతం కానీ ప్రాంతం బలంగా ప్రతికూల ఫోటోరేసిస్ట్ లో బహిర్గతం కానీ ప్రాంతం బలహీనంగా ఉంటుంది మనకు కావలసినది ఏమిటంటే SiO2 లో ఇలాంటి విండోను సృష్టించాలి కాబట్టి మనం P టైప్ మెటీరియల్ను డోప్ చేయగలము తద్వారా ఈ ప్రాంతంలో P టైప్ మెటీరియల్ను డోప్ చేయవచ్చు కాబట్టి ఈ 2 ప్రాంతంలోని ఫోటోరేసిస్ట్ను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మా ఈ రెండు ప్రాంతాలలో ఫోటోరేసిస్ట్ ను ఇతర ప్రాంతాలలో ఉన్నా ఫోటోరెసిస్ట్ నుండి మనం రక్షించాలి మనం ప్రకాశవంతమైన ఫీల్డ్ ముసుగుతో నెగటివ్ ఫోటోరేసిస్ట్ను ఉపయోగించినప్పుడు ఇది చేయగలము కాబట్టి UV ఎక్స్పోజర్ తరువాత మనం ఫోటోరేసిస్ట్ను అభివృద్ధి చేస్తాము మరియు ఫోటోరేసిస్ట్ను అభివృద్ధి చేసిన తరువాత మనం ఏమి చేస్తాం UV ఎక్స్పోజర్ తర్వాత ఇది ప్రకాశవంతమైన ముసుగు క్షేత్రంతో మరియు ప్రతికూల ఫోటోరేసిస్ట్ తో ఉందని కనుగొంటాము మనం ఏమి కనుగొంటాము మనం బహిర్గతం కానీ ఫోటోరేసిస్ట్ని కనుగొంటాము కాబట్టి నేను దానిని అభివృద్ధి చేయాల్సి వచ్చింది ఫోటోరేసిస్ట్ బలహీనంగా బహిర్గతం కాలేదు మనకు బహిర్గతం కానీ అభివృద్ధి చెందిన ఫోటోరేసిస్ట్ వచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి దిగువన ఉన్న ఫోటోరేసిస్ట్ అది బహిర్గతం కాదు మరియు అది బలహీనపడింది మరియు తరువాత ఫోటోరేసిస్ట్ డెవలపర్లో అభివృద్ధి చెందింది కాబట్టి ఇప్పుడు నాకు ఫోటోరేసిస్ట్ ఉంది అది ప్రతికూల SiO2 సిలికాన్ SiO2 ఆ తరువాత నేను ఎట్చ్ చేస్తాను కాబట్టి ఫోటోరేసిస్ట్ అభివృద్ధి చేసిన తర్వాత నేను కఠినంగా కాల్చుతాను నేను నిమిషానికి 120 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కఠినంగా కాల్చుతాను ఇది కూడా డేటాషీట్ పై ఆధారపడి ఉంటుంది డేటా షీట్లో ఎలాంటి ఆర్డర్ ఉపయోగించాలో ఇప్పటికే ప్రస్తావించబడింది మృదువైన వేడి చేయడానికి ఉష్ణోగ్రత ఏమిటి మీరు అదే విధంగా వేడి చేయడానికి లేదా కాల్చడానికి ఎంత సమయం ఉండాలి కఠినంగా వేడి చేయడానికి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి మీరు ప్రతిదీ చేయడానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది డేటా షీట్ లో ఇవ్వబడింది మనం ఒక నిర్దిష్ట ఫోటోరేసిస్ట్ను ఉపయోగించినప్పుడు డేటాషీట్ చూడాలి కాబట్టి మనం PR అభివృద్ధి చేయడం వల్ల మరియు గట్టిగా కాల్చడం వల్ల మీరు ఇక్కడే చూపించిన ఈ ప్రత్యేకమైన పొరను పొందుతారు ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఈ పొరను SiO2 ఎచాంట్లో ముంచాలి SiO2 ఎచాంట్ అంటే ఏమిటి బఫర్ హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని గుర్తుంచుకుంటే SiO2 ఎచాంట్ గుర్తుంచుకోవడం చాలా సులభం అని మనందరికీ తెలుసు అంటే నేను ఈ పొరను BHF లో ముంచినప్పుడు ఏమి జరుగుతుంది నా ఫోటోరేసిస్ట్ చేత రక్షించబడని నా SiO2 చెక్కబడి ఉంటుంది ఇప్పుడు నేను ఏమి చేస్తాను నేను ఫోటోరేసిస్ట్ను తొలగించాలి కాబట్టి SiO2 ను చెక్కబడిన తరువాత నేను అసిటోన్ లో దీనిని ముంచుతాను అసిటోన్ అనేది పిఆర్ కోణీయం కాబట్టి మనం ఫోటోరేసిస్ట్ నిటారుగా ఉంచాలి సరేన కాబట్టి నా దగ్గర ఏమి ఉంది నాకు విండో ఉంది మీరు ఇక్కడ ఒక విండో చూడవచ్చు ఇప్పుడు ఈ విండో ద్వారా మనం ఏమి చేయగలం మనం P పదార్థ రకాన్ని డోప్ చేయవచ్చు ఇది N రకం సిలికాన్ కాబట్టి మనం ఇప్పుడు ఈ సిలికాన్లో P రకం పదార్థాన్ని డోప్ చేయవచ్చు SiO2 ముసుగు వలె చేయవచ్చు లేక చేయకపోవచ్చు మరియు డోపాంట్ను నిర్దిష్ట ప్రాంతం లోపలికి ప్రవేశించడానికి అనుమతించకుండా SiO2 ముసుగు వలె పనిచేస్తుంది మరియు డోపాంట్ ఈ ప్రత్యేక ఉపరితలం లోపలికి ప్రవేశించడానికి మనం అనుమతించము కాబట్టి ఇప్పుడు మనం విస్తరణ లేదా అయాన్ ఇంప్లాంటేషన్ ఉపయోగించి డోప్ చేయవచ్చు మనం ఏమి చేయగలం P రకం పదార్థం పూర్తయిన తర్వాత తదుపరి దశ ఏమిటి తరువాత దశ నేను మళ్ళీ చేయవలసి ఉంది నేను మళ్ళీ ఈ పొరను BHF బఫర్ హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం లో ఉంచాలి మరియు SiO2 తొలగించబడిందని నేను చూస్తాను SiO2 తొలగించబడినప్పుడు మనం కోరుకున్న పొరను పొందుతాము ఈ విధంగా మనం N రకం పదార్థంలో P రకం డోపింగ్ పొందవచ్చు అతను యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ డయోడ్ల ప్రత్యేక P రకం మరియు N రకం సెమీకండక్టర్ పదార్థాల నుండి నిర్మించబడింది అని చెప్తున్నాడు ప్రధాన కండక్టింగ్ N రకం ఛానెల్లో ఒకే పేరు గల యూని జంక్షన్ పిఎన్ జంక్షన్ ఏర్పడుతుంది ఒక జంక్షన్ మాత్రమే ఉన్న పరికరం X లో ప్రత్యేకంగా విద్యుత్ నియంత్రణలో ఉంటుంది కాబట్టి యుజెటి నాన్ లీనియర్ యాంప్లిఫైయర్ తక్కువ ఖర్చు తో మరియు Free రన్నింగ్ ఓసిలేటర్లలో లేదా సమకాలీక లేదా ప్రేరేపించే ఓసిలేటర్లు మరియు పల్స్ జనరేషన్ సర్క్యూట్లను తక్కువ నుండి మోడరేట్ పౌనఃపున్యాల వరకు ఉపయోగించబడుతుంది ఈ అనువర్తనం ఇప్పుడు మీరు చూస్తే అది ఏమీ లేదు కానీ ఇది పిఎన్ డయోడ్ లాగా ఉంది ఆపై ఇక్కడ B2 కారణంగా ఒక రెసిస్టర్ ఉంది మరియు B1 కారణంగా రెసిస్టర్ ఉంది ఇప్పుడు వోల్టేజ్ అంతటా దీని వోల్టేజ్ అంతటా కాబట్టి మీకు బేస్ 1 ఉంది మీకు బేస్ 2 ఉంది మరియు మీకు ఉద్గారిణి ఉంది ఉద్గారిణి వల్ల ఏమీ లేదు కానీ N రకంలో మీ P ఉంది కాబట్టి మీరు యుజెటి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు యుజెటి బేస్ ఓసిలేటర్ను ఎలా రూపొందించవచ్చు అని అర్థం చేసుకోగలరు ఇది ఉచిత రన్నింగ్ ఓసిలేటర్లుగా ఉపయోగించబడుతుందని మీరు చూసారు ఇది సమకాలీక లేదా పల్స్ ఉత్పత్తి ట్రిగ్గర్ ఓసిలేటర్ల లో కూడా ఉపయోగిస్తారు కాబట్టి మీరు అర్థం చేసుకోవలసినది చాలా ముఖ్యమైనది కాబట్టి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం కాబట్టి నిరోధకత R1 మరియు R2 లు బయాస్ నిరోధకతలు అవి ఇంటర్ బేస్ నిరోధకతలు RB 1 మరియు RB 2 కన్నా తక్కువగా ఉంటాయి ఇక్కడ సంభవించే నిరోధకత RB1 మరియు RB2 ఈ నిరోధకతలు ఇంటర్ బేస్ నిరోధకత కంటే తక్కువగా ఉంటాయి ఇక్కడ నిరోధకత R3 మరియు కెపాసిటెన్స్ C1 ఉన్నాయి R మరియు C డోలనం రేటును నిర్ణయిస్తుంది ఇప్పుడు వోల్టేజ్ Vs ప్రారంభంలో ఉన్నప్పుడు మేము వోల్టేజ్ Vs ను వర్తింప చేసేటప్పుడు మీరు ఈ టెర్మినల్ అంతటా ఇక్కడ చూస్తారు యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ ఆపినప్పుడు మరియు కెపాసిటర్ C1 పూర్తిగా డిశ్చార్జ్ అవుతుంది మీరు జంక్షన్ ట్రాన్సిస్టర్లో ఈ వోల్టేజ్ను వర్తింప చేసేటప్పుడు ఇది సరిగ్గా పనిచేయదు అది ఆఫ్ అయినప్పుడు ఏమి చేస్తుంది C1 పూర్తిగా డిశ్చార్జ్ అవుతుంది కానీ R3 ద్వారా విశేషంగా ఛార్జ్ అవ్వడం ప్రారంభిస్తుంది యుజెటి యొక్క ఉద్గారిణి కెపాసిటర్కు అనుసంధానించబడి ఉంది ఛార్జింగ్ వోల్టేజ్ VC కెపాసిటర్ ని దాటి డయోడ్ వోల్టేజ్ డ్రాప్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు యుజెటి యొక్క ఉద్గారిణి కెపాసిటర్కు అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఇది PN జంక్షన్ డయోడ్ మనం సరిగ్గా చూశాము కాబట్టి ఈ కెపాసిటర్ Vc1 అంతటా వోల్టేజ్ ఉన్నప్పుడు ఇది డయోడ్ వోల్టేజ్ డ్రాప్ కంటే ఎక్కువ అవుతుంది PN జంక్షన్ సాధారణ డయోడ్ వలె ప్రవర్తిస్తుంది మరియు ఫార్వర్డ్ బయాస్ యుజెటి నీ ప్రసరణలోకి ప్రేరేపిస్తుంది ఈ సందర్భంలో మీ కెపాసిటర్ రెసిస్టర్లు R3 ద్వారా ఛార్జింగ్ ప్రారంభించినప్పుడు ఈ కెపాసిటర్ వోల్టేజ్ విలువలు PN జంక్షన్ డయోడ్ వోల్ట్ డ్రాప్ కంటే ఎక్కువ అవుతుంది అప్పుడు యుజెటి లో ప్రసరణ ప్రారంభమవుతుంది ట్రాన్సిస్టర్ ON స్థితిలో ఉంటుంది ఈ సమయంలో ఉద్గారిణి నుంచి B1 ఇంపెడెన్స్ పడిపోతుంది మరియు ఉద్గారిణి తక్కువ ఇంపెడెన్స్ సంతృప్త దశలోకి వెళుతుంది R1 ద్వారా విద్యుత్ ప్రసరణ జరుగుతుంది కాబట్టి అది కండక్ట అవుతుంది అందుకే B1 ఇంపెడెన్స్ కూలిపోతుంది మరియు ఉద్గారిణి తక్కువ ఇంపెడెన్స్ దశలోకి వెళుతుంది అది కండక్ట అవుతుంది కాబట్టి R1 యొక్క ఓమిక్ విలువ చాలా తక్కువ కెపాసిటర్ యుజెటి ద్వారా వేగంగా ఉత్సర్గం అవుతుంది R1 అంతటా వోల్టేజ్ పెరుగుతుంది కాబట్టి ఇది కండక్ట అవుతున్నప్పుడు కెపాసిటర్ త్వరగా R1 ద్వారా ఉత్సర్గo అవుతుంది ఇది ఉత్సర్గకు దగ్గరి భాగం కాబట్టి ఇది కెపాసిటర్ కోసం ఉత్సర్గ మార్గం అవుతుంది ఇది కండక్ట అవ్వకపోతే కెపాసిటర్ ద్వారా ఉత్సర్గo విడుదల చేయలేము కానీ ఇప్పుడు అది ఈ భాగం ద్వారా మరియు R1 అంతటా రెసిస్టర్లో ఉత్సర్గo అవుతుంది ఇక్కడ నేను R1 అంతటా వోల్టేజ్ కొలిస్తేనేను ఏమి కనుగొంటాను ఇది వేగంగా పెరిగే స్పైక్కు దారితీస్తుందని నేను కనుగొన్నాను మీరు వేగంగా పెరుగుతున్న స్పైక్ను చూస్తారు ఈ ఒకటి ఎందుకంటే యుజెటి ద్వారా వేగంగా ఉంటుంది అప్పుడు అది రెసిస్టర్ R3 ద్వారా ఛార్జింగ్ చేస్తుంది ఈ ఉత్సర్గ సమయం కెపాసిటర్ యొక్క ఛార్జింగ్ సమయం కంటే తక్కువ కాదు యుజెటి యొక్క తక్కువ నిరోధకత ద్వారా విడుదల అవుతుంది ఇప్పుడు కటాఫ్ కాబట్టి యుజెటి కటాఫ్ కటాఫ్ అంటే ఏమిటి ఇది ఏకైక ప్రాంతం ఇక్కడ ట్రాన్సిస్టర్ ఆన్ చేయడానికి తగినంత వోల్టేజ్ ఇంకా రాలేదు మీరు ఇక్కడ చూస్తారు ఉద్గారిణి వోల్టేజ్ మరియు ఉద్గారిణి విద్యుత్ గ్రాఫ్ మరియు మీరు చూడవచ్చు ట్రిగ్గర్ ప్రాంతం అంటే ఏమిటి వోల్టేజ్ యొక్క ఎత్తైన శిఖరం ఏమిటి కటాఫ్ ప్రాంతం అంటే ఏమిటి మరియు విలువ ఏమిటి ప్రతికూల నిరోధక ప్రాంతం అంటే చాలా పాయింట్ ఉన్న చోట సంతృప్త ప్రాంతం ఇది మీరు సరిగ్గా ప్రతిదీ అర్థం చేసుకోవాలి కాబట్టి తిరిగి వెళ్లి యుజెటి ఎలా పనిచేస్తుందో వివరంగా చూడండి ఇప్పుడు వోల్టేజ్ ఇంకా ప్రేరేపించే వోల్టేజ్కు చేరుకోలేదు కాబట్టి ట్రాన్సిస్టర్ దీన్ని ఆన్ చేస్తుంది మీరు ఇక్కడ యూని జంక్షన్ లో చూడగలిగే కటాఫ్ ప్రాంతాన్నిఇంకా అందుకోలేదు ప్రతికూల నిరోధక ప్రాంతం కాబట్టి ఇది ఏ రకమైన ప్రాంతం ఈ ప్రాంతం లో యుజెటి ప్రారంభించడానికి తగినంత వోల్టేజ్ ఇంకా రాలేదు మరియు ఈ వోల్టేజ్ ప్రేరేపించే వోల్టేజ్కు చేరుకోలేదు తద్వారా ట్రాన్సిస్టర్ ఆన్ చేయబడదు ఇప్పుడు ప్రతికూల నిరోధక ప్రాంతం ఎందుకు ఇది ప్రతికూల నిరోధక ప్రాంతం దీన్ని ప్రతికూల నిరోధక ప్రాంతం అని ఎందుకు పిలుస్తారు మీరు ప్రతికూల నిరోధక ప్రాంతంని చూడండి ఎందుకంటే మీరు వోల్టేజ్ను వర్తించేటప్పుడు వోల్టేజ్ను వర్తించేటప్పుడు నిరోధకన్ని పెంచండి లేదా తగ్గించండి అవును నిర్దిష్ట నిరోధక విలువ వోల్టేజ్ను వర్తింపజేస్తుంది I యొక్క వక్రరేఖ ఏమిటి అవి వెడల్పుగా ఉంటే ఇది ప్రతికూల నిరోధకo అని నేను అర్థం చేసుకున్నాను ఎందుకంటే ట్రాన్సిస్టర్ ట్రిగ్గర్ వోల్టేజ్ V ట్రిగ్గర్కు చేరుకున్న తరువాత అది ఇప్పుడు కుడివైపున ఆన్ చేయబడింది అనువర్తిత వోల్టేజ్ ఇంకా ఉద్గారిణి లోడ్కు పెరిగితే లేదా కొంతకాలం తర్వాత ట్రాన్సిస్టర్ ఆన్ చేయబడుతుంది అది ఇక్కడకు చేరుకునే వోల్టేజ్ V శిఖరాన్ని చేరుకుంటుంది కాబట్టి మొదట్లో అది ఆపివేయబడినప్పుడు అది ఈ ప్రాంతాన్ని ప్రతిఘటించినప్పుడు ప్రాంతాన్ని కటాఫ్ అంటారు వోల్టేజ్ పొందింది వోల్టేజ్ ట్రిగ్గర్ వోల్టేజ్కు చేరుకోలేదు ట్రాన్సిస్టర్ ఇప్పుడు ON లో ఉంటుంది ఈ ట్రాన్సిస్టర్ ట్రిగ్గర్ వోల్టేజ్కు కలిగి ఉంటే ఈ ట్రిగ్గర్ వోల్టేజ్కు కొంతకాలం తర్వాత వోల్టేజ్ పెరుగుతూ ఉంటే అనువర్తిత వోల్టేజ్ ఇంకా పెరుగుతుంది ఇక్కడ ఉన్న V శిఖరానికి చేరుకుంటుంది ఇప్పుడు అది V శిఖరాన్ని V శిఖరం నుండి లోయ బిందువు నుండి ఇక్కడి నుండి గరిష్ట వోల్టేజ్ నుండి దారి తీస్తుంది లోయ బిందువు ఇక్కడే ఉంది ప్రస్తుతమున్నప్పుడు అనువర్తిత వోల్టేజ్ పడిపోతుంది V ని IR కి సమానం చేస్తుంది నేను నా వోల్టేజ్ పడిపోతుంటే నా కరెంట్ కూడా అలాగే ఉండాలి పడిపోవటం కానీ నేను చూస్తున్నది ఏమిటంటే ఈ ప్రత్యేక ప్రాంతంలో ఇక్కడ నుండిఇక్కడ వరకు ఇది ప్రత్యేక ప్రాంతం నేను చూసేది ఏమిటంటే V శిఖరం నుండి లోయ పాయింట్ వరకు అనువర్తిత వోల్టేజ్ పడిపోతే కరెంట్ పెరుగుతుంది అంటే నిరోధకత తగ్గుతున్నట్లుగా ఉంది అది ప్రతికూల నిరోధకత కరెంట్ పెరుగుతుంది కానీ వోల్టేజ్ తగ్గుతుంది అందుకే దీనిని ప్రతికూల నిరోధకత అంటారు ఎందుకు దీనిని ప్రతికూల నిరోధకత అని పిలుస్తారు అనేది సులభమేనా అది అంత సులభం కాదు అంటే దీనినిఅర్థం చేసుకోవాలి అప్పుడు మీకు యుజెటి ఎలా పనిచేస్తుందో సరిగ్గా అర్థం చేసుకోవడoసులభం అవుతుంది నేను తేలికగా చెప్పినప్పుడల్లా మీరు కొన్ని హోంవర్క్ చేశారని నేను అనుకుంటాను మరియు మీకు యుజెటి ఎలా పనిచేస్తుంది తెలుసుఇవి మీరు తెలుసుకోవలసిన ప్రాథమిక పరికరాలు కాబట్టి సంతృప్త ప్రాంతం చూద్దాం కరెంట్ పెరుగుదల చూసిన ప్రతికూల నిరోధక ప్రాంతం తరువాత సంతృప్తత ప్రాంతం వస్తుంది ఉద్గారిణికి వర్తించే వోల్టేజ్ ఇప్పటికీ విద్యుత్తును పెంచుతున్న ప్రాంతం ఇది మరియు వోల్టేజ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను యుజెటి ఓసిలేటర్ కోసం నా డోలనం ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్నాను కాబట్టి యుజెటి ఓసిలేటర్ ఈ విధంగా పని చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఓసిలేటర్ల విషయంలో మనం చూసినవి మనకు అనేక రకాల ఓసిలేటర్లు మరియు ఇప్పుడు మనం ఎక్కువగా చూసిన ఓసిలేటర్ల అనువర్తనం ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఉపయోగించి కానీ కొన్ని సందర్భాల్లో మనం ఒక క్రిస్టల్ ఓసిలేటర్ను కూడా చూశాము యుజెటి ఓసిలేటర్ కూడా మనకు ఉంది సాధారణంగా ఓసిలేటర్లు ఎలా సరిగ్గా పనిచేస్తాయో ఇప్పుడు మీకు ఒక ఆలోచన ఉంది కాబట్టి తదుపరి మాడ్యూల్లో నాయిస్ అంటే ఏమిటి ఏ రకమైన నాయిస్ అంటే మన బేస్ ను తాకుతాము మరియు మనం తదుపరి ఆకృతికి కదులుతాము కాబట్టి నేను తరువాతి మాడ్యూల్లో చూస్తాను ఆ సమయానికి యుజెటి ఎలా ఓసిలేటర్ గా పనిచేస్తుంది చూడండి నేను మీకు ఒక ఉదాహరణలో చూపించాను మీరు పరికరాన్ని ఎలా తయారు చేయవచ్చు అని మీరు ఇంతకు ముందు నేర్చుకుంటున్న దాన్ని త్వరగా గుర్తుకు తెచ్చుకోండి ఇప్పుడు మీరు దయచేసి MOSFET కోసం ప్రాసెస్ ప్రవాహాన్ని అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మనం N సర్క్యూట్ల సంఖ్యను చెప్పగలం ప్రాసెస్ ప్రవాహం సరిగ్గా తెలిస్తే మీకు ఏమైనా ప్రశ్న ఉంటే నేను మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను తప్పుచేసి గందరగోళం చెందవద్దు చింతించండి మీకు ఏమైనా ప్రశ్న ఉంటే నేను సమాధానం ఇస్తాను కాబట్టి ఇప్పుడు తరువాతి తరగతిలో నాయిస్ ఎలా ఉంది మరియు నాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం నేను తరువాతి తరగతిలో కలుస్తాను అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి బై